బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ మరియు క్యాలీక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మేము ప్రాథమిక మెటీరియల్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ను మరియు వాటి అప్లికేషన్ చర్చించాము మాడ్యూల్ 4 వరకు అనేక ఎగ్జాంపల్ ద్వారా చర్చించాము ఇప్పుడు మాడ్యూల్ 5 ను ఇక్కడ ప్రారంభిస్తాము ఇక్కడ మేము బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ మల్టీ ఫేజ్ సిస్టమ్ మరియు ఇంజనీరింగ్ క్యాలిక్యూ లేషన్ కోసం ఈమల్టీ ఫేజ్ సిస్టమ్స్ అండ్ ఆప్లికేషన్స్ చర్చిస్తాము మేము మొదటి ఉపన్యాసంలో ఫేజ్ఈక్విలిబ్రియం చర్చిస్తాము రిఫర్ స్లైడ్ టైమ్ 0124 ఫేజ్ రూల్స్ అంటే ఏమిటి మరియు వేపర్ ప్రెషర్ ఎలా లెక్కించాలో మీకు తెలుసు అనేక కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియలు వాస్తవానికి మల్టీ ఫేజ్ సిస్టమ్స్ సంబంధం కలిగి ఉన్నాయి వాస్తవానికి మనం ఇప్పటికే మాట్లాడిన మల్టీ ఫేజ్ సిస్టమ్స్ లిక్విడ్ గ్యాస్ లేదా సాలిడ్ సింగల్ ఫేజ్ సిస్టమ్స్ గురించి మాత్రమే మనం ఉపయోగిస్తున్నామని మీకు తెలిసినప్పుడు ఒకే ఎన్టీటీటీ ఉంటుంది ఇది సింగల్ ఫేజ్ ప్రిన్సిపల్ గా పరిగణించబడుతుంది సింగిల్ ఫేజ్ ప్రిన్సిపల్ మరియు సింగిల్ ఫేజ్ ఫ్లో గా ఉండే ఒక పర్టిక్యూలర్ ప్రాసెస్ కోసం అది ప్రవహిస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ లేదా బయోకెమికల్ ఏదైనా ఇతర ఇంజనీరింగ్ ఆపరేషన్లు చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దశలు పాల్గొంటే మల్టీ ఫేజ్ సిస్టమ్స్ గా పరిగణించబడుతుంది సిస్టమ్స్ ద్వారా గ్యాస్ మరియు లిక్విడ్ ఫ్లో ఒకేసారి ఉండే గ్యాస్ లిక్విడ్ సాలిడ్ కూడా ఒక సర్టెన్ కెమికల్ ఇంజనీర్ ఆపరేషన్ కోసం సిస్టమ్ ద్వారా ప్రవహిస్తుంది ఒక సర్టెన్ రియాక్టర్లో లేదా ఒక సర్టెన్ కాలమ్లో మీకు తెలిసిన గ్యాస్ మరియు లిక్విడ్ ఫ్లో ఉంటే అబ్సర్బ్షన్ ప్రాసెస్ వంటి రసాయన ఇంజనీరింగ్ ఆపరేషన్ కోసం ఉపయోగించవచ్చని మీరు చూస్తారు మీరు వాతావరణ గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ వాయువును తొలగించాలనుకుంటే ఆ లిక్విడ్ మీడియం ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ లేదా కొన్ని అంబియన్ లిక్విడ్ వంటి గాలి మరియు కార్బన్ డయాక్సైడ్ మిశ్రమాన్ని మీరు ఏమి చేయాలి మీరు ఆ కార్బన్ డయాక్సైడ్ వాయువును చూస్తారు ఆల్కహాలిక్ లేదా మీన్ లిక్విడ్ వంటి లిక్విడ్ మీడియం ద్వారా గ్రహించబడుతుంది ఈ రకమైన ఆపరేషన్ను 2 ఫేజ్ సిస్టమ్స్ అంటారు ఇతర కెమికల్ ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఈ 2 దశలు మాత్రమే కాదు అవి ఒక సర్టెన్ కెమికల్ ఇంజనీర్ ఆపరేషన్ కోసం సాలిడ్ ఫేజ్ వంటి మరొక దశను కలిగి ఉండవచ్చు బబుల్ కాలమ్ రియాక్టర్ కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు వంటి సైన్తేసిస్ గ్యాస్ లిక్విడ్ మీడియం ద్వారా క్యాటలిస్ట్ పార్టికల్స్ సమక్షంలో సరఫరా చేయబడుతుందని మీరు చూస్తారు గ్యాసోలిన్ ఎల్ఫిన్ మరియు ఇతర రకాల హైడ్రోకార్బన్ల వంటి విభిన్న విలువైన ఉత్పత్తులను సంశ్లేషణ చేస్తారు ఆ గ్యాస్ లిక్విడ్ మిశ్రమాన్ని సబ్ క్యాటలిస్ట్ పార్టికల్లో లిక్విడ్ మీడియం లో ప్రాసెస్ చేయడం కాబట్టి ఈ రకమైన ఆపరేషన్ వాస్తవానికి పిట్చెర్ సింథసిస్ తగ్గిస్తుందని లేదా ఈ గ్యాస్ లిక్విడ్ సాలిడ్ మూడు దశలు ముఖ్యమైనవి కాబట్టి దీనిని మల్టీ ఫేజ్ సిస్టమ్స్ లు అని పిలుస్తారు మీరు కొన్నిసార్లు ఒకే ఫేజ్ నుండి చూస్తారు మీరు వేర్వేరు రూపాన్ని కలిగి ఉంటారు ఇది లిక్విడ్ వంటి స్టేట్ యొక్క మార్పు సాలిడ్ గా మారవచ్చు లేదా ప్రెషర్ లిక్విడ్ గా మారవచ్చు లేదా లిక్విడ్ గా మారవచ్చు లేదా లిక్విడ్ ప్రెషర్ గా మారుతుంది లేదా ప్రెషర్ సాలిడ్ గా మారుతుంది 1 ఫేజ్ నుండి మరొక దశకు మార్పులు జరుగుతాయి సిస్టం ప్రెషర్ మరియు టెంపరేచర్ను మార్చడం ద్వారా మీరు పర్టికులర్ స్టేట్ ని లిక్విడ్ ద్వారా లేదా స్పేస్ కోసం స్పేస్ నుండి లేదా సాలిడ్ ఫేజ్ నుండి ఇతర దశలకు మార్చవచ్చు ఇప్పుడు మీరు ఈ ఫేజ్ యొక్క పర్టికులర్ ప్రెషర్ మరియు టెంపరేచర్ ప్రారంభ మార్పును చూస్తారు ఇప్పుడు ఈ లిక్విడ్ యొక్క పర్టికులర్ టెంపరేచర్ మరియు ప్రెషర్ ఎక్కడ ఉందో మీరు గమనించాలి ఇక్కడ 1 అట్మాస్ఫెర్ ప్రెషర్ మరియు 100 డిగ్రీల సెల్సియస్ వంటి పర్టికులర్ ప్రెషర్ వద్ద వాటర్ వేపర్ గా మారుతున్నట్లు మీరు చూస్తారు కాబట్టి ఈ రకమైన మార్పు కొన్నిసార్లు ఈ లిక్విడ్ సాలిడ్ గా మారుతుంది లేదా సాలిడ్ లిక్విడ్ స్టేట్ కి మారుతుంది కాబట్టి మీరు ఇప్పుడు పొందగలిగే ఒక సర్టెన్ చేంజ్ లేదా ప్రెషర్ మరియు టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ మరియు ప్రెషర్ ఈక్విలిబ్రియం ఏమిటి ఫేజ్ దాని ప్రారంభ నుండి తుది స్టేట్ కి మారుతుంది కాబట్టి ట్రాన్సిసిషన్ లేదా ఈక్విలిబ్రియం స్టేట్ ని డయాగ్రమ్ ద్వారా సూచించవచ్చని మీకు తెలుసు కాబట్టి ఈ డయాగ్రమ్ న్ని ఫేజ్ డయాగ్రమ్ గా సూచిస్తారు కాబట్టి 1 స్టేట్ మరొక స్టేట్ తో పోల్చడానికి ప్రెషర్ మరియు టెంపరేచర్ యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ కి వెళ్ళే ముందు ప్రెషర్ మరియు టెంపరేచర్ ల ఈక్విలిబ్రియం స్టేట్ ఎలా మారుతుందో ఆ ఫేజ్ డయాగ్రమ్ గురించి చర్చిస్తాము మేము ఇతర విభిన్న రకాల ఈక్విలిబ్రియం మరియు వివిధ కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియలను చర్చించాలి వివిధ రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ను కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు ఇది ప్రాథమికంగా రియాక్టర్ల కాన్సన్ట్రేషన్స్ మరియు ఉత్పత్తులు కాలక్రమేణా మారని స్టేట్ కాబట్టి దీనిని కెమికల్ ఈక్విలిబ్రియం అంటారు కొన్నిసార్లు విస్తరణ ద్వారా ఆ కాన్సన్ట్రేషన్ యొక్క సర్టెన్ చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు 2 భాగాలలో విస్తరించే సబ్స్టెన్స యొక్క కాన్సన్ట్రేషన్స్లు సమానంగా ఉన్నప్పుడు ఆ ఈక్విలిబ్రియం స్టేట్ లేదా ఈక్వల్ స్టేట్ డిఫ్యూషన్ ఈక్విలిబ్రియం ద్వారా సూచించబడుతుంది కొన్నిసార్లు ఒక సెర్టెన్ ప్రాసెస్ లో అయానిక్ ప్రక్రియలు 2 అయానిక్ సొల్యూషన్స్ మధ్య అయాన్ స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ ని సెమీ పేర్మబుల్ మెంబ్రేన్ లేదా బౌండ్రి ద్వారా వేరు చేస్తాయి కాబట్టి అవి ఏమిటంటే ఈ అయానిక్ స్పీసీస్ దాని డిస్ట్రిబ్యూషన్ స్టేట్ లో ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు దానిని డోనన్ ఈక్విలిబ్రియం అని పిలుస్తారు ఈక్విలిబ్రియం యొక్క మరొక ముఖ్యమైన అంశం డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు ఈ సందర్భంలో గ్రీస్లోని రాష్ట్రం రెండు రివర్సిబుల్ ప్రక్రియలు ఒకే సమయంలో జరుగుతాయి అదే రేటును డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు ఇప్పుడు కొన్నిసార్లు ఆ కెమికల్ ఈక్విలిబ్రియం ని కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని పిలువబడే ఒక సర్టెన్ కాన్స్టెంట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందని మీరు చూస్తారు ఇది ఒక కెమికల్ రియాక్షన్ లో కెమికల్ ఈక్విలిబ్రియం మరియు ఇతర ముఖ్యమైన ఈక్విలిబ్రియంను వర్గీకరించే క్వాంటిటీ దీనిని సొల్యూబిలిటీ ఈక్విలిబ్రియం అంటారు ఇప్పుడు సాచురేషన్ సమయంలో కాంపౌండ్ యొక్క సాలిడ్ మరియు సొల్యూబిలిటీ స్టేట్ మధ్య ఏదైనా కెమికల్ ఈక్విలిబ్రియంను సోల్యూబిలిటీ సాచురేషన్ అని పిలుస్తారు థర్మల్ లేదా మెకానికల్ లేదా కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉన్న థర్మోడైనమిక్స్ వ్యవస్థ యొక్క ఏదైనా స్టేట్ ఉనికిలో ఉంది అప్పుడు దీనిని వాస్తవానికి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంగా సూచిస్తారు ఒక బార్ లిక్విడ్ ప్రతి వేపర్ లోకి మారుతున్నప్పుడు ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఒక సర్టెన్ ఈక్విలిబ్రియం కండీషన్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ ం వేపర్ గా మారుతున్నప్పుడు వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం ఉంటుంది లిక్విడ్ ని వేపర్ లోకి మార్చడం వేపర్ రైజేషన్ ప్రాసెస్ అంటారు ప్రెషర్ మళ్లీ లిక్విడ్ గా మారుతుంది అప్పటి నుండి దీనిని కన్వర్జేషన్ ప్రాసెస్ అంటారు కాబట్టి మెటీరియల్ యొక్క కండెన్సషన్ మరియు వేపర్ రైజేషన్ రేట్లు సమానంగా ఉన్నప్పుడు అగస్టా ఈక్విలిబ్రియం ఉంటుంది ఈక్విలిబ్రియంన్ని వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం అని పిలుస్తారు ఇప్పుడు వాస్తవానికి మనం మాట్లాడినది ఒక ఫేజ్ డయాగ్రమ్ ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ప్రెషర్ యొక్క గ్రాఫికల్ రెప్రెసెంటేషన్ వేపర్ మరియు లిక్విడ్ ఈక్విలిబ్రియం స్టేట్ కి వస్తాయి మరియు ఆ గ్రాఫికల్ డయాగ్రమ్ లో ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి దీనిని ఫేజ్ డయాగ్రమ్గా పిలుస్తారు కాబట్టి ఒక ఫేజ్ డయాగ్రమ్ టెంపరేచర్ మరియు ప్రెషర్ యొక్క వివిధ కండిషన్స్ లలో ఒక సబ్స్టెన్సు యొక్క ఫీజికల్ స్టేట్స్ యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియంను వాస్తవానికి స్టేట్ వేరియబుల్స్ పరంగా ఫేజ్ సరిహద్దు ద్వారా వేరు చేయవచ్చు లేదా దానిని ట్రాన్సిషన్ బౌండ్రి లేదా ట్రాన్సిషన్ స్టేట్ అని పిలుస్తారు లేదా మీరు ఒక ఫేజ్ డయాగ్రమ్ లో ట్రాన్సిషన్ పాయింట్లను చెప్పవచ్చు మీకు వేరే కండిషన్ పాయింట్ లేదా ఈక్విలిబ్రియమ్ పాయింట్ ఉంటే మరియు మీరు ఆ ఈక్విలిబ్రియమ్ పాయింట్లను జోడించి ప్రొఫైల్ లేదా లైన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తే అది కండిషన్ బ్లైండ్గా పరిగణించబడుతుంది లేదా దానిని ఫేజ్ డయాగ్రమ్గా పరిగణించవచ్చు కాబట్టి ఈక్విలిబ్రియమ్ స్టేట్ వేరియబుల్స్ పరంగా ఒక ఫేజ్ డయాగ్రమ్ లో ఒక ఫేజ్ బౌండ్రి ద్వారా వేరు చేయబడుతుంది ఇప్పుడు ఇక్కడ 1 ఫేజ్ డయాగ్రమ్ స్లైడ్లలో చూపబడింది మీరు డయాగ్రమ్న్ పరిశీలిస్తే X అక్సిస్ లో డిగ్రీల సెల్సియస్ మరియు Y అక్సిస్ లో టెంపరేచర్ ఉంటుంది వాతావరణంలో ప్రెషర్ ఉంటుంది మరియు ఇక్కడ BO మరియు DA మరియు వంటి కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయని మీరు చూస్తారు ఇక్కడ కూడా OC మరియు O ఇలా OB ఒక O డాష్ లేదా OA డాష్ అవుతుంది కాబట్టి మరియు ఈ పంక్తి ఇక్కడ ఒక ఫేజ్ సరిహద్దుగా ప్రాతినిధ్యం వహిస్తుందని మీరు చూస్తారు లేదా మీరు ఆ పరిస్టేట్ ని ఒక లైన్ లేదా బౌండ్రి లైన్ గా చూడవచ్చు ఈ ఫేజ్ బౌండ్రి లో వేర్వేరు పాయింట్లు మనం గుర్తించవలసినదానికి వెళ్ళే ముందు మనం చూడగలిగేది ఏమిటంటే ఇతర విషయాలు వేపర్ వంటివి ఉన్నాయి ఇక్కడ సాలిడ్ గా వ్రాయబడింది ఆ లిక్విడ్ ఏమిటో అలాగే ఉంచబడుతుంది ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసిన ప్రాంతం వేపర్ ద్వారా సూచించబడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయని చూడండి మరియు మీకు లిక్విడ్ సాలిడ్ రీజియన్ తెలిసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మరియు లిక్విడ్ రీజియన్గా పరిగణించబడే కొన్ని ఇతర ప్రాంతాలను మీరు చూస్తారు ఫేజ్ బౌండ్రి ప్రతి ట్రాన్సిషన్ పాయింట్ల ద్వారా ఆ ప్రాంతాన్ని వేరు చేస్తుంది ఇప్పుడు ఆసక్తికరంగా మీరు ఈ ఈక్విలిబ్రియమ్ పాయింట్స్ వాస్తవానికి టెంపరేచర్ మరియు ప్రెషర్ చేంజ్ మీకు తెలిసిన భిన్నమైన వాటి ఆధారంగా రూపొందించబడిందని మీరు చూస్తారు మీరు సిస్టమ్ టెంపరేచర్ మరియు ప్రెషర్ ని మార్చుకుంటే తదనుగుణంగా ఈక్విలిబ్రియమ్ స్టేట్ ఈక్విలిబ్రియమ్ ఉంటుందని మీరు చూస్తారు మీకు టెంపరేచర్ మరియు ప్రెషర్ సులభంగా తెలుసు ఫ్రేజ్ దాని ప్రారంభ స్టేట్ నుండి మరొక స్టేట్ కి మారుతుందని మీకు తెలుసు ఇప్పుడు వీటిని మేము పరిగణనలోకి తీసుకుంటే మీకు ఇక్కడ సరిహద్దు రేఖ తెలుసు అంటే సరిగ్గా దీని అర్థం ఈ బౌండ్రి లేయర్ క్రింద లేదా బౌండ్రి లైన్ కు దిగువన ఉన్న ఏ పాయింట్ అయినా ఈ సమయంలో ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుందని మరియు ఒక సర్టెన్ ప్రెషర్ ఉంటుంది ఈ సమయంలో వాటర్ బార్ ప్రెషర్ ఫేజ్ లేదా వేపర్ ఫేజ్ కాదు మరియు ఇక్కడ ఎప్పుడైనా ఈ రేఖ ఇతర పాయింట్ల మాదిరిగా సాలిడ్ ఫేజ్ ఉంటుంది మీరు ఇక్కడ E పాయింట్ను పరిశీలిస్తే ఇది 100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద వేపర్ ఫేజ్ అని మరియు ప్రెషర్ 100 మిల్లీమీటర్ మార్కింగ్ వద్ద ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు ఈ పాయింట్ D ను ఈ ఈక్విలిబ్రియం స్టేట్స్ లో ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద పరిగణించినట్లయితే మీరు మళ్ళీ ఇక్కడ చూస్తారు మరియు ఇది ఈ 2 దశల సరిహద్దు అదేవిధంగా ఇక్కడ F వద్ద ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ కూడా ఈ పాయింట్స్ సాలిడ్ స్టేట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలుసు ఇప్పుడు మేము వాటర్ ఫేజ్ డయాగ్రమ్ సూచిస్తే అది మీకు తెలుసు మరియు ఇది వేపర్ సిస్టమ్ ఏమి జరుగుతుంది ఇప్పుడు లిక్విడ్ ఫేజ్ దాని సాలిడ్ గా మారుతుందని మరియు లిక్విడ్ ఫేజ్ వేపర్ గా మారుతుందని మీరు భావిస్తే అది ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది మీరు ఆ వాటర్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పాయింట్ F ను ఈ సమయంలో ఏమి జరుగుతుందో మీరు చూస్తే మేము ఇక్కడకు చేరుకుంటున్నాము 40 డిగ్రీల సెల్సియస్ అయితే ప్రెషర్ 10 అట్మాస్పియర్ ఈ టెంపరేచర్ వద్ద దీని అర్థం 40 డిగ్రీల సెల్సియస్ మరియు 10 అట్మాస్పియర్ పదునుగా ఉంటుంది వాటర్ సాలిడ్ ఎడ్జ్ గా మారుతుంది మరియు స్లైడ్లో ఇక్కడ ద్వారా ఏదైనా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఇది సాలిడ్ కి వేపర్ అని మీరు చూస్తారు ఇది సాలిడ్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ AB అవుతుంది ఈ వేపర్ మన వేపర్ ఇప్పుడు సాలిడ్గా మారుతుంది మీరు ఇక్కడ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే A ను చూస్తాము మీరు ప్రతి దాని నుండి టెంపరేచర్ను మార్చుకుంటే మీకు తెలుస్తుంది 100 డిగ్రీల సెల్సియస్ లేదా 30 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు అదే టెంపరేచర్ వద్ద అదే టెంపరేచర్ వద్ద ఏమి జరుగుతుందో అనుకుందాం అట్మాస్పియర్ ప్రెషర్ న్ని లిక్విడ్ వాటర్ సాలిడ్గా మారుస్తుంది ఒక సర్టెన్ ప్రెషర్ వద్ద మీరు టెంపరేచర్ను మార్చినట్లయితే ఈ లిక్విడ్ సాలిడ్ గా మారుతుంది మరియు ఈ సరిహద్దు వద్ద ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఈ లిక్విడ్ దాని స్టేట్ ని మారుస్తుందని మీరు చూస్తారు 2 ఇది అదేవిధంగా సాలిడ్ గా ఉంటుంది ఈ సమయంలో E అది ఏమి చేస్తుంది అంటే 0 డిగ్రీల సెల్సియస్ నుండి టెంపరేచర్ 100 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలిస్తే ఏమి జరుగుతుంది ఈ లిక్విడ్ మీకు తెలిసిన వేపర్ వద్ద వేపర్ గా మారుతుందని మీరు చూస్తారు అదేవిధంగా మీరు టెంపరేచర్ను నిర్ణయించినట్లయితే మరియు మీరు దాని ప్రెషర్ని తగ్గించినట్లయితే ఆ లిక్విడ్ కూడా వేపర్ గా మారుతుందని మీరు చూడవచ్చు కాబట్టి లిక్విడ్ వాటర్ వేపర్ గా మార్చడానికి నిర్వహించే టెంపరేచర్ను తగ్గించడానికి ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద విజ్ఞప్తి అదేవిధంగా ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద మీరు తగ్గితే మీకు తెలిస్తే మీరు దానిని పెంచుకుంటే ప్రెషర్ మీకు తెలుస్తుంది వేపర్ మళ్లీ లిక్విడ్గా మారుతుందని మీకు తెలుస్తుంది డిగ్రీ 40 డిగ్రీల సెల్సియస్ మీరు టెంపరేచర్ను మార్చినట్లయితే ఈ లిక్విడ్ సాలిడ్ గా మారుతుంది మరియు ఈ సరిహద్దు వద్ద మీరు ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఈ లిక్విడ్ ాన్ని స్టేట్ 2 సాలిడ్ గా మారుస్తున్నట్లు చూస్తారు ఈ సమయంలో E అంటే మీరు టెంపరేచర్ను మార్చినట్లయితే 0 డిగ్రీ సెల్సియస్ నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఏమి జరుగుతుంది ఈ లిక్విడ్ స్థిరమైన ప్రెషర్ వద్ద వేపర్గా మారుతుందని మీరు చూస్తారు 1 డిగ్రీ లేదా 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ అని మీరు చూస్తారు లేదా లిక్విడ్ సాలిడ్ స్టేట్ గా మారుతుందని మీరు చూస్తారు కాబట్టి ఈ ఫేజ్ డయాగ్రమ్ మీరు చాలా ఆసక్తికరంగా చూస్తారు ఈ ఫేజ్ డయాగ్రమ్ నుండి మీరు వేపర్ లిక్విడ్ని లేదా మీరు వేపర్కి ఘనమని చెప్పగలిగేలా ఎలా లేదా ఎంతవరకు ప్రెషర్ని మార్చవచ్చో మీరు సేవ్ చేయగలిగారు లేదా మీరు మార్చడం ద్వారా టెంపరేచర్ అని చెప్పవచ్చు మీరు దానిని చూస్తారు 1 డిగ్రీ లేదా 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ లిక్విడ్ సాలిడ్ స్టేట్ గా మారుతుంది కాబట్టి ఈ ఫేజ్ డయాగ్రమ్ మీరు చాలా ఆసక్తికరంగా చూస్తారు ఈ ఈ ఫేజ్ డయాగ్రమ్ నుండి ఆ లిక్విడ్ని వేపర్ కి పొందటానికి ఎలా లేదా ఎంత ప్రెషర్ మార్చవచ్చో మీరు సేవ్ చేయగలిగారు లేదా మీరు వేపర్కి లేదా మీకు సాలిడ్ని చెప్పవచ్చు మార్చడం ద్వారా అది టెంపరేచర్ అని చెప్పవచ్చు మీరు సాలిడ్ ని లిక్విడ్గా ఎలా మార్చవచ్చు లేదా లిక్విడ్నుండి ప్రెషర్ వరకు కూడా చెప్పవచ్చు ఇప్పుడు 1 అట్మాస్ఫీర్ ప్రెషర్ వద్ద మీరు టెంపరేచర్ను 0 నుండి 100 డిగ్రీల సెల్సియస్కు మార్చినట్లయితే లిక్విడ్ స్వయంచాలకంగా మీకు వేపర్ని తెలుసుకునే మార్పుగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ స్పేస్ డయాగ్రమ్ మీరు చదివినట్లయితే దీని నుండి మీకు ప్రెషర్ మరియు టెంపరేచర్ డేటా తెలుసు మీరు ఏ స్థాయిలో ప్రెషర్ మరియు టెంపరేచర్ యొక్క పరిధిని చెప్పగలుగుతారు ఫేజ్ ల మార్పును పొందడానికి మీరు మార్చవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం O పాయింట్ ఇప్పుడు ఈ సమయంలో మీరు వాటర్ని పరిగణనలోకి తీసుకుంటే మీరు చూస్తారు ఇది ఈ టెంపరేచర్ వద్ద 0 0075 డిగ్రీల సెల్సియస్ మరియు ప్రెషర్ 4 58 మిల్లీమీటర్ మైక్రోమీటర్ మరియు ప్రెషర్ ఈ వాటర్ ఘనంగా లేదా లిక్విడ్గా లేదా వేపర్ గా ఉంటుంది 1 పాయింట్ మీకు తెలుస్తుంది సాలిడ్ లేదా లిక్విడ్ లేదా ప్రెషర్ అని మీరు చెప్పలేరు అందువల్ల మీరు దానిని ట్రిపుల్ పాయింట్ స్టేట్ ఆఫ్ స్టేట్ అని పిలుస్తారు అందువల్ల ఈ ట్రిపుల్ పాయింట్ ప్రాథమికంగా ఈ వాటర్ని సాలిడ్ లేదా లిక్విడ్ లేదా వాయువుగా పరిగణించలేమని సూచిస్తారు మూడు దశలు ఇక్కడ ఈ పాయింటుగా పరిగణించబడతాయి కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ టెంపరేచర్ మరియు ప్రెషర్ న్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని పిలుస్తారు మరియు దీనిని మార్చలేము మీరు నీటి యొక్క ట్రిపుల్ పాయింట్ పైకి మరొక విలువను పొందలేరు ఇది ఈ ప్రత్యేక టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఎల్లప్పుడూ దూరంలో ఉంటుంది అందువల్ల 130 డిగ్రీల సెల్సియస్ మరియు వంద మిల్లీమీటర్ల మెర్క్యూరీ వద్ద స్వచ్ఛమైన వాటర్ని పరిగణనలోకి తీసుకుంటే అది పాయింట్ E గా ఉంటుంది ఇది 40 డిగ్రీల సెల్సియస్ మరియు అట్మాస్ఫీర్లో సాలిడ్ గా ఉంటుంది అయితే 100 డిగ్రీల సెల్సియస్ మరియు 1 వాతావరణంలో ఇది వేపర్ కావచ్చు లిక్విడ్ లేదా రెండింటి మిక్ట్చర్ కాబట్టి అది D మరియు 0 0098 డిగ్రీల సెల్సియస్ మరియు 4 58 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద చూపబడుతుంది ఇది సాలిడ్ లిక్విడ్ లేదా వాయువు కావచ్చు కాబట్టి ఇది పాయింట్ O గా పరిగణించబడుతుంది మరియు దీనిని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు కాబట్టి మోల్స్ వద్ద ఈక్విలిబ్రియం ం వద్ద ఒకే స్వచ్ఛమైన పదార్ధం యొక్క టెంపరేచర్ మరియు ప్రెషర్ పూర్తిగా సాలిడ్ లిక్విడ్ లేదా ప్రెషర్ గా ఉంటుంది కానీ ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద రెండు మరియు మూడు దశలు ఉండవచ్చు కాబట్టి ఫేజ్ డయాగ్రమ్ సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఆ సబ్స్టాన్స్ యొక్క స్టేట్ ఏమిటో అంచనా వేయగలదు సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఆ పదార్ధం యొక్క లక్షణాలు తీవ్రంగా మారుతాయి అవి క్రిటికల్ పాయింట్ అని పిలువబడతాయి ఇప్పుడు ఆ టెంపరేచర్ మరియు ప్రెషర్ యొక్క క్రిటికల్ పాయింట్ కు మించి పదార్థాల లక్షణాల మార్పు ఉంటుందని మీరు చూస్తారు కాని మీకు తెలిసిన కొన్ని పదార్థాలు వాయువులేనని మీరు చూస్తారు 374 డిగ్రీల సెల్సియస్ మరియు ప్రెషర్ 218 వాతావరణం కండెన్సబుల్ మరియు వాయువులను స్టేట్స్ గా మార్చలేని కొన్ని వాయువులను ఉపయోగిస్తుంది అందువల్ల ఆ టెంపరేచర్ను క్లిష్టమైన టెంపరేచర్ అని పిలుస్తారు కాబట్టి క్లిష్టమైన టెంపరేచర్ లేదా క్రిటికల్ పాయింట్ అధిక స్టేట్ గా పరిగణించబడుతుంది వాయువును సాలిడ్ స్టేట్ గా మార్చలేము లేదా అది కండెన్సబెల్ చెయ్యలేము కాబట్టి ఇది ఫేజ్ డయాగ్రమ్ అని పిలువబడే డయాగ్రమ్ లో ప్రదర్శించబడే ఫేజ్ యొక్క స్టేట్ ఇప్పుడు ఆ ఫేజ్ డయాగ్రమ్ కొరకు వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం తో పాటుగా చెప్పగలను వేపర్ ప్రెషర్ కొన్నిసార్లు P స్టార్ ద్వారా సూచించబడుతుంది లేదా కొన్నిసార్లు P V మరియు T చే ఈక్విలిబ్రియం లైన్ టెంపరేచర్ వద్ద సూచించబడుతుంది ఇది లిక్విడ్ బొయిలింగ్ పాయింట్ లేదా వేపర్ యొక్క న్యూ పాయింట్ అంటారు సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం తో పాటు ఈ టెంపరేచర్ లిక్విడ్ ీభవన టెంపరేచర్ లేదా ప్రత్యేక ప్రెషర్ వద్ద ఫ్రీజింగ్ టెంపరేచర్ అని పిలుస్తారు ఈ సాలిడ్ వేపర్ ఈక్విలిబ్రియం t ను సబ్లిమేషన్ టెంపరేచర్ అని పిలుస్తారు దీనిని ప్రెషర్ p వద్ద Ts గా పరిగణిస్తారు లేదా Tm Tb Ts ఎట్సెట్రా వంటి ట్రాన్సిషన్ టెంపరేచర్ ప్రెషర్ యొక్క విధులు ఇప్పుడు వాటర్ని కండెన్స్ చేయడానికి మీరు టెంపరేచర్ తగ్గించడం ద్వారా లేదా వాటర్ని ఆవిరయ్యే ప్రెషర్ ని పెంచడం ద్వారా వేపర్ ని లిక్విడ్ గా మార్చాలి మీరు చేయవలసింది మీరు టెంపరేచర్ పెంచడం ద్వారా లేదా వాటర్ని స్తంభింపచేసే ప్రెషర్ ని తగ్గించడం ద్వారా లిక్విడ్ ాన్ని వేపర్ గా మార్చాలి టెంపరేచర్ తగ్గించడం లేదా ప్రెషర్ ని పెంచడం ద్వారా లిక్విడ్ ాన్ని సాలిడ్ గా మార్చాలి రెఫెర్ స్లయిడ్ టైమ్ 2643 ప్రతి ట్రాన్సిషన్ స్థానం నుండి ఈ సమాచారం ఇప్పుడు ఈ లిక్విడ్ వాటర్ని ప్రతి వేపర్ లోకి మార్చడానికి ఆ టెంపరేచర్ మరియు ప్రెషర్ ఏమిటో మీరు కొన్ని విషయాలను పేర్కొనాలి కాబట్టి ఈ టెంపరేచర్ మరియు ప్రెషర్ వేరియబుల్స్గా కలిసిపోతాయి ఇప్పుడు ఇతర చాలా వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సర్టెన్ పదార్థం యొక్క స్టేట్ యొక్క ప్రాతినిధ్యం మీకు తెలుసు మీరు కొన్ని వేరియబుల్స్ పేర్కొనాలి ఇప్పుడు ఎన్ని పేర్కొన్న వేరియబుల్స్ ఉండాలి లేదా ఎన్ని వేరియబుల్స్ పేర్కొనబడాలి అనేది మీకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఆ వేరియబుల్ యొక్క స్పెసిఫికేషన్ సంఖ్యను ఒక సర్టెన్ రూల్ ద్వారా అంచనా వేయవచ్చు కాబట్టి ఆ రూల్ గిబ్స్ ఫేజ్ రూల్ అంటారు మీరు గ్యాస్ మరియు లిక్విడ్ దశల మధ్య పంపిణీ చేయబడిన ABC వంటి మూడు భాగాలను కలిగి ఉన్న ఒక క్లోజ్డ్ నౌకను కలిగి ఉన్నారని అనుకుందాం మీరు ఈ వ్యవస్థను ఆ వ్యక్తికి నకిలీ చేయడానికి వివరంగా మరొకరికి వివరించాలనుకుంటున్నారు మీరు ఆ వ్యవస్థను ఉష్ణోగ్రత ద్వారా లేదా ఒత్తిడి ద్వారా లేదా ఆ భాగాల మోల్స్ ద్వారా లేదా ఆ భాగాల యొక్క ఎక్కువ భాగం ద్వారా లేదా ఆ భాగాల యొక్క భారీ ఉత్పత్తి లేదా ఈ విషయాల కలయిక ద్వారా పేర్కొనాలి ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఈ సందర్భంలో స్వతంత్రంగా లేవు వాటిలో కొన్ని పేర్కొనబడ్డాయి మరికొన్ని అవసరమైనవి ద్వారా పరిష్కరించబడ్డాయి మరియు కొన్ని సందర్భాల్లో మీరు చూస్తారు అక్కడ ఉన్న సిస్టమ్ భాగాల యొక్క ఫీజికల్ ప్రాపర్టీస్ నుండి లెక్కించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటి ప్రకారం మీకు తెలిసిన పదార్ధం యొక్క స్టేట్ ని పేర్కొనడానికి సిస్టమ్ వేరియబుల్స్ మీరు ఈ వేరియబుల్స్ నుండి కొన్ని వేరియబుల్స్ ను పేర్కొనాలి ఇప్పుడు మీరు గిబ్స్ ఫేజ్ రూల్ ఆ గిబ్స్ ఫేజ్ రూల్ లెక్కించడానికి వేరియబుల్స్ పేర్కొనాలి ఇక్కడ ఈ సందర్భంలో ఈ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ గా నిర్వచించబడింది ఇది ప్రాథమికంగా ఇంటెన్సివ్ వేరియబుల్స్ యొక్క సంఖ్య ఇది వ్యవస్థ కోసం దాని ఈక్విలిబ్రియం స్టేట్ లో స్వతంత్రంగా పేర్కొనవచ్చు ఇది నా మిగిలిన ఇంటెన్సివ్ లక్షణాలను నిర్ణయిస్తుంది కాబట్టి ఆ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ద్వారా ఈ గిబ్స్ ఫేజ్ రూల్ ప్రకారం తీవ్రమైన లక్షణాలు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్ని వేరియబుల్స్ పేర్కొనబడతాయో మీరు చెప్పగలుగుతారు ఇక్కడ స్లైడ్లలో ఇచ్చిన ఇక్వేషన్ సమానంగా ఉంటుంది 2 C P r కాబట్టి ఈ సందర్భంలో గిబ్స్ ఫేజ్ రూల్ కోసం మీకు తెలిసిన మేథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇది F ను డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ అంటారు C కంపోనేనెట్స్ అఫ్ ఫేసెస్ ఇన్ సిస్టమ్ నెంబర్ లేదా సిస్టమ్స్ లలో స్పీసీస్ నెంబర్ అని పిలుస్తారు మరియు P ను ఎన్ని ఫేసెస్ గా పిలుస్తారు అవి సిస్టమ్స్ లో ఉన్నాయా మరియు R ను సిస్టమ్స్లో జరుగుతున్న రియాక్షన్స్ నెంబర్ అని కూడా పిలుస్తారు కాబట్టి వీటి ప్రకారం ఈ గిబ్స్ ఫేజ్ రూల్ ఆధారంగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఏమిటో మీరు లెక్కించగలుగుతారు మరియు మీరు ఆ సిస్టమ్ వేరియబుల్ను కూడా పేర్కొనగలరు ఇప్పుడే దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఈ సందర్భంలో ఈక్విలిబ్రియం స్టేట్ లో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ యొక్క డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎలా ఉండాలి ఈ సందర్భంలో ఇక్కడ సిస్టమ్స్ నైట్రోజన్ గ్యాస్ 1 స్పీసీస్ ఫేజ్ 1 మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం 1 ఈ ఫేజ్ రూల్ ప్రకారం గ్యాస్ ఫేస్ అప్పుడు ఈ ఫేజ్ సింగిల్ గ్యాస్ స్పేస్తో ఎటువంటి రియాక్షన్స్ జరగడం లేదు కాబట్టి మీకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ F 2 అని తెలుసు అప్పుడు మేము ప్రాతినిధ్యం వహించమని చెప్పవచ్చు ఈ నైట్రోజన్ యొక్క ఇంటెన్సివ్ లక్షణాలు మీకు తెలుసు అప్పుడు మీరు ఈ ప్రాపర్టీస్ ని సూచించడానికి రెండు వేరియబుల్స్ను పేర్కొనవలసి ఉంటుంది మీకు తెలిసిన ప్రాపర్టీస్ లు మీకు ఈ సందర్భంలో ప్రాతినిధ్యం వహించగల తీవ్రమైన లక్షణాలను తెలుసు అన్ని ఇంటెన్సివ్ లక్షణాలు ఇక్కడ స్థిరంగా ఉన్నాయి కాబట్టి సిస్టమ్ అండ్ రో కోసం టెంపరేచర్ మరియు ప్రెషర్ ఈ సర్టెన్ పరిస్థితుల కోసం నిర్ణయించబడితే అప్పుడు మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ 2 మాత్రమే అవుతాయని చెప్పవచ్చు మరియు తదనుగుణంగా ఈ టెంపరేచర్ మరియు ప్రెషర్ మాత్రమే అక్కడ పేర్కొనబడుతుంది అదేవిధంగా స్వచ్ఛమైన లిక్విడ్ వాటర్ వంటి వ్యవస్థ కోసం ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఫీజబుల్ సెట్ ని పేర్కొనడానికి ఈక్విలిబ్రియం వద్ద ఫాలింగ్ సిస్టమ్ యొక్క సౌలభ్యం కోసం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ లను నిర్ణయించండి ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ మీకు తెలుస్తుంది 2 దీని కోసం మీకు తెలుసు నాన్ రియాక్టివ్ సిస్టమ్ ఎందుకంటే వయస్సు 1 భాగం 1 కాబట్టి కేవలం F 2 అదేవిధంగా లిక్విడ్ సాలిడ్ మరియు వేపర్ వాటర్ మిక్ట్చర్ ఈ సందర్భంలో లిక్విడ్ సాలిడ్ మరియు వేపర్ 3 ఫేజ్ ఉంటుందని మీరు చూస్తారు ఇక్కడ P 3 మరియు భాగం మాత్రమే వాటర్ ఫేజ్ నుండి వస్తున్నట్లయితే ఆ భాగం ఏమిటో మీకు తెలుసు మరియు C 1 అవుతుంది ఆపై F 2 ఇక్కడ ఉంటుంది అని మనం చెప్పగలిగేది C P r కాబట్టి r 0 అప్పుడు అది 2 C 1 గా వస్తుంది ఫేజ్ 3 అప్పుడు 0 అప్పుడు కేవలం 0 అంటే ఇక్కడ లిక్విడ్ సాలిడ్ మరియు వేపర్ మిక్ట్చర్ మీకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ను ఇస్తుంది అంటే 0 అంటే ఇక్కడ మీకు ప్రత్యేకమైన వేరియబుల్ ఉందని మీకు తెలుసు ఇక్కడ డిగ్రీల ఫ్రీడమ్ 0 కి సమానంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి అక్కడ పేర్కొనవలసిన ప్రెషర్ మరియు టెంపరేచర్ లేదా ఇతర వేరియబుల్స్ ఉండవు కాబట్టి అదేవిధంగా ఇక్కడ మీరు అసిటోన్ యొక్క వేపర్ లిక్విడ్ మిక్ట్చర్ వంటి ఇతర సందర్భాలను చూస్తారు మరియు అది అసిటోన్ అని మేము చెప్తాము అప్పుడు మీరు ఇక్కడ లెక్కించండి ఇక్కడ ఇతర సిస్టమ్స్ లో వాటర్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి మరియు రెండు దశలలో వేపర్ మరియు లిక్విడ్ అక్కడ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ యొక్క తగ్గుదల లెక్కిస్తుంది కాబట్టి ఈ గిబ్స్ ఫేజ్ రూల్ ప్రకారం రెండు ఫేసెస్ యొక్క రియాక్షన్ r 0 ఇక్కడ ఎటువంటి రియాక్షన్ లేదు కాబట్టి ఫ్రీడమ్ యొక్క డిగ్రీలు ఇక్కడ 2 కి సమానంగా ఉంటాయి కాబట్టి ఫేజ్ ఈక్విలిబ్రియం వేరియబుల్స్ లో 2 తప్పక మిగతావాటిని పరిష్కరించడానికి ఇవ్వాలి ప్రెషర్ మరియు టెంపరేచర్ పరిష్కరించవచ్చు లేదా మీరు ప్రెషర్ లేదా A లేదా టెంపరేచర్ మరియు YB అని చెప్పవచ్చు వేరియబుల్స్ P T yA note yB will be 1 yA and xA will be 1 స్వచ్ఛమైన వాటర్ కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరగనిది ఏదైనా రెండు వేరియబుల్స్ ను పరిష్కరిస్తుంది మరియు ఈక్విలిబ్రియం సంబంధం నుండి మూడవదాన్ని కనుగొంటుంది ఇప్పుడు మాక్సీముమ్ నెంబర్ అఫ్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ మీరు చూసేదానికి సమానం ఫేజ్ రూల్ నుండి 1 భాగం 1 ఫేజ్ మాత్రమే ఒకదానికి దగ్గరగా ఉంటుంది మరియు అది ఉంటే ఎటువంటి రియాక్షన్ ఉండదు ఆ ఫేజ్ రూల్ ప్రకారం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ 2 కు వస్తాయి కాబట్టి ఎక్కడైనా మీకు కనీస 1 ఫేజ్ ఉండాలి మరియు భాగం కనీస 1 అయితే మీకు తెలుసు అప్పుడు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ కనీసం 2 గా ఉంటాయి కాబట్టి వీటి నుండి ఏదైనా నాన్ రియాక్టివ్ 1 కాంపోనెంట్ సిస్టమ్ కోసం గరిష్ట డిగ్రీల స్వేచ్ఛ 2 గా ఉంటుంది మరియు అలాంటి వ్యవస్థను 2 డైమెన్షనల్ డయాగ్రమ్ ద్వారా పూర్తిగా ప్రదర్శించవచ్చు మరియు మోల్స్ అనుకూలమైన వేరియబుల్స్ ప్రెషర్ మరియు అక్కడ టెంపరేచర్ ఇప్పుడు ఈ సందర్భంలో మంచు లిక్విడ్ వాటర్ మరియు వాటర్ వేపర్ యొక్క కామన్ ఫామ్ వాటర్ యొక్క ట్రిపుల్ పాయింట్ వద్ద ఈక్విలిబ్రియం లో కలిసి ఉంటుందని గుర్తుంచుకోండి అటువంటి పరిస్థితులలో C 1 P 3 r 0 అప్పుడు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ 0 కి సమానంగా ఉంటాయి అంటే వ్యవస్థ మార్పులేనిది వాటర్ యొక్క ట్రిపుల్ పాయింట్ 0 098 డిగ్రీల సెల్సియస్ మరియు 4 58 మిల్లీమీటర్ల మెర్క్యూరీ కి సమానం మరియు P 1 మరియు F 2 అయితే అది ఇన్హెరెంట్ సిస్టమ్ ద్వారా అని మీరు చెప్పవచ్చు ఫేజ్ 2 మరియు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ 1 అయితే దీనిని ఫేజ్ 3 మరియు F 0 వలె యుని వేరియంట్ వ్యవస్థగా పిలుస్తారు అప్పుడు దీనిని ఇన్ వేరియంట్ సిస్టమ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి తరువాత ఆ ఫేజ్ డయాగ్రమ్ వరకు ఆ బబుల్ వ్యూ పాయింట్ మరియు క్రిటికల్ పాయింట్ పరిశీలిద్దాం ఇప్పుడు ఈ బబుల్ పాయింట్ ప్రాథమికంగా లిక్విడ్ దశలో ఆ సెట్యురేషన్ ఏర్పడే టెంపరేచర్ వద్ద ఉంటుంది లిక్విడ్ సొల్యూషన్ విషయంలో లిక్విడ్ లో ఏర్పడే బుడగల్లోని వేపర్ యొక్క కంపొజిషన్ లిక్విడ్ తో సమానం కాదని మీరు చూస్తారు మరియు మీరు ఇచ్చిన గ్యాస్ దశలో సెట్యురేషన్ ఏర్పడే టెంపరేచర్ ఇది మరియు క్రిటికల్ పాయింట్ ఇది ప్రాథమికంగా సూపర్ హీట్ కండిషన్ యొక్క డిగ్రీలు ఇది వాస్తవ టెంపరేచర్ మరియు మంచు బిందువు మధ్య టెంపరేచర్ని వ్యత్యాసాన్ని సూచిస్తుంది మరియు అధిక టెంపరేచర్ మరియు లేదా అధిక ప్రెషర్ లు గ్యాస్ మరియు లిక్విడ్ మధ్య వ్యత్యాసం చివరికి అదృశ్యమవుతుంది మరియు ఒక సూపర్ క్రిటికల్ లిక్విడ్ ఏర్పడుతుంది ఈ సూపర్ క్రిటికల్ కండిషన్ క్లిష్టమైన బిందువుగా పిలుస్తారు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు గుర్తుంచుకోవాలి మేము బైనరీ వ్యవస్థలో ఆ వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుతున్నాము అది రాబోతున్నట్లయితే వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం ప్రాథమికంగా మీకు తెలిసిన రసాయన ఇంజనీరింగ్ యొక్క డిస్టిలేషన్ కాలమ్ మోల్స్లో అవసరమని మీకు తెలుసు 2 దశలు వేపర్ మరియు లిక్విడ్ ంతో సంబంధం కలిగి ఉంటే అవి ప్రాసెస్ అవుతాయి మీరు ఈ వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం వ్యవస్థను పరిగణించవలసి ఉంటుందని మీరు చూస్తారు 1 కంటే ఎక్కువ భాగాలను 1 ఫేజ్ నుండి మరొక ఫేజ్కు బదిలీ చేయవచ్చు మరియు ఫేజ్ అనేది మీకు తెలిసిన కొన్ని భాగాలను కలిగి ఉండవచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చు స్పష్టంగా మీకు భాగం తెలుసు మరియు విభజన ప్రక్రియలలో సంభవిస్తుంది విజయవంతమైన డిస్టిలేషన్ అబ్సర్ప్షన్ తొలగింపు మరియు స్క్రబ్బింగ్ ప్రక్రియలు కాబట్టి ఈ సందర్భంలో ఇవి ముఖ్యమైనవి మరియు ఈ వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం యొక్క బైనరీ వ్యవస్థ కోసం ఆ గిబ్స్ ఫేజ్ రూల్ ఆధారంగా భాగం 2 మరియు ఫేజ్ 2 ఉన్నందున మరియు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ చాలా ఉంటాయి కాబట్టి టెంపరేచర్ మరియు ప్రెషర్ పేర్కొనబడిన తర్వాత రెండు దశల కంపొజిషన్ అక్కడ పరిష్కరించబడుతుంది కాబట్టి దాని ప్రకారం దాని ఆధారంగా మీకు తెలుసు ప్రెషర్ ఎలా మారుతుందో మీకు తెలుస్తుంది మోల్ ఫ్రాక్షన్ మరియు టెంపరేచర్ ప్రకారం మీకు ఎక్కువ ఫ్రాక్షన్ మరియు ఆ బబుల్ పాయింట్ లేదా దృక్కోణం మరియు దాని సెట్యురేషన్ స్టేట్ లో ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో మీకు తెలుస్తుంది మనకు దీని నుండి మీకు ఈ పేజీ డయాగ్రమ్ ఇక్కడ తెలుసు మరింత ఫ్రాక్షన్ ఆధారంగా ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం స్టేట్ లో వేపర్ ప్రెషర్ అక్కడ ముఖ్యమైనదని మీరు చూస్తారు ఎందుకంటే లిక్విడ్ వేపర్ గా మారుతుందని మీకు తెలిసినప్పుడల్లా వేపర్ రైజేషన్ మీకు లిక్విడ్ స్టేట్ తెలుసు అక్కడ మీకు కొంత ప్రెషర్ ఉంటుంది మీకు వేపర్ ఫేజ్ తెలుసు అప్పుడు ఇప్పుడు మీకు తెలిసిన వేపర్ ప్రెషర్ ఆ వేపర్ ప్రెషర్ మీకు ఎలా తెలుస్తుంది లెక్కించబడుతుంది కాబట్టి వేపర్ ప్రెషర్ ప్రాథమికంగా టెంపరేచర్ యొక్క పని మరియు ఈ సందర్భంలో అంచనా వేయడానికి ఒక పద్ధతి క్రమబద్ధీకరించబడుతుంది కేవలం ఆ వేపర్ ప్రెషర్ న్ని లెక్కించడానికి మేము అనుసరిస్తున్న ఇక్వేషన్ దీనిని క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ అని పిలుస్తారు దీని ద్వారా మీరు ఆ వేపర్ ప్రెషర్ న్ని లెక్కించవచ్చు కాబట్టి మీకు తెలిసినట్లుగా క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ వేపర్ ప్రెషర్ మీకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలుస్తుంది dP ద్వారా dT ఇక్కడ P ఏమీ కాదు కానీ వేపర్ ప్రెషర్ మరియు కొన్నిసార్లు ఈ వేపర్ ప్రెషర్ Pv చేత ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలుసు మీకు వేపర్ ప్రెషర్ కూడా తెలుసు మరియు ఇది వాస్తవానికి టెంపరేచర్యొక్క పని కాబట్టి దీనిని ఈ ఇక్వేషన్ ద్వారా పరిగణించవచ్చు మరియు ఇక్కడ సంపూర్ణ టెంపరేచర్ మరియు ఇక్కడ Vg వద్ద ఉంటుంది మరియు ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్న గ్యాస్ మరియు లిక్విడ్ ఇతర సర్టెన్ మోలార్ వాల్యూమ్ల వద్ద Vl మీకు తెలుసు మరియు ⊗H మీకు వేపర్ రైజేషన్ యొక్క లేటెంట్ వేడి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటే తప్ప 1 మోల్ లిక్విడ్ ాన్ని వేపర్ చేయడానికి అవసరమైన శక్తి ఇది మీలోని వ్యత్యాసం మీలోని సర్టెన్ మోలార్ వాల్యూమ్కు గ్యాస్ మరియు లిక్విడ్ తెలుసు అని మీకు తెలుసు మీకు సమానమైన వాయువు మోలార్ వాల్యూమ్ మాత్రమే తెలుసు అవి మరియు ఆ సందర్భంలో వాయువు అనువైనదని అజ్యూమ్ చేస్తే దాని ప్రకారం ఈ ఇక్వేషన్ ఉంటే మనం వ్రాయవచ్చు ప్రత్యేకమైన ఉపన్యాసంలో మార్పు గురించి చర్చించబడుతుంది ఈ ఎంథాల్పీ మార్పు వాస్తవానికి కొంత తాత్కాలిక పరిధిలో స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి రెండు ఆధారంగా ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ ఈ ఇక్వేషన్ ఆధారంగా మరొక ఇక్వేషన్ ద్వారా సవరించబడిందని మీకు తెలుసు దీనిని క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ అంటారు మరియు ఇక్కడ ఈ ఇక్వేషన్ ద్వారా దీనిని సూచించవచ్చు ఈ సందర్భంలో ఒక నిబంధనలు వస్తున్నాయి మీకు తెలిసిన పదార్థాలు స్థిరంగా అని పిలుస్తారు ఇప్పుడు అది ఆ టెంపరేచర్ మరియు దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద మీకు తెలిస్తే మీకు ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద వేపర్ ప్రెషర్ తెలుసు అప్పుడు మీరు దానిని సబ్స్టిట్యూట్ చేసి మీకు తెలిస్తే సరళీకృతం చేస్తే మీరు ఈ ఈక్వేషన్ 2 వేర్వేరు టెంపరేచర్లో పొందవచ్చు ఇప్పుడు ఆ సందర్భంలో మీరు 1 టెంపరేచర్ ఇతర టెంపరేచర్ను తెలుసుకోవడానికి మరియు దాని వేపర్ ప్రెషర్ న్ని తెలుసుకోవడానికి తెలుసుకోవాలి కాబట్టి ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ కోసం వేపర్ ప్రెషర్ న్ని లెక్కించడానికి ఈ ఇక్వేషన్ ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో వేపర్ ప్రెషర్ న్ని లెక్కించడానికి ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఇక్వేషన్ ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం మీకు తెలుసా 1 ప్రొపనాల్ పై వేపర్ ప్రెషర్ 14 7 డిగ్రీల సెల్సియస్ వద్ద 10 టోర్లను సాధిస్తుందని ఇప్పుడు ఈ సందర్భంలో కాగితపు ప్రెషర్ న్ని 40 లేదా 52 8 డిగ్రీల సెల్సియస్ వద్ద లెక్కించండి 1 ప్రొపోరషనల్ లో వేపర్ రైజేషన్ యొక్క వేడి ఒక మోల్కు 47 2 కిలోజౌల్స్ ఇవ్వబడుతుంది కాబట్టి మేము ఇక్కడ ఈ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఉపయోగిస్తాం 7 డిగ్రీల సెల్సియస్ వద్ద వాతావరణ ప్రెషర్ వద్ద ఉన్న 1 ప్రొపనాల్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో మీరు మొదట ఈ విలువను లెక్కిస్తారు ఈ వేపర్ ప్రెషర్ మీకు 14 7 డిగ్రీల సెల్సియస్ అని తెలుసు కాబట్టి తదనుగుణంగా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు P1 వంటి టెంపరేచర్ తెలుసు P 1 లేదా P లేదా Pv అని మీకు తెలిస్తే అవి ఏమైనా ఉండాలి మరియు T1 అక్కడ P1V మరియుT1 ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేసిన తరువాత మీకు తెలిసిన టెంపరేచర్ వద్ద కాగితపు ప్రెషర్ మీరు లెక్కించవచ్చు ఇక్కడ 52 8 డిగ్రీల సెల్సియస్ 100 2 టోర్ ఇక్కడ 1 టోర్ వాస్తవానికి 1 మిల్లీమీటర్ మెర్క్యూరీ ప్రెషర్ నికి సమానం కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు అదేవిధంగా గుర్తుంచుకోండి మీకు తెలిసిన వ్యాయామ సమస్యలు ఇక్కడ ఇవ్వబడినవి మీరు మీకు తెలిసిన ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇవ్వబడిన సమస్యలను చూడండి మరియు తదనుగుణంగా మీరు క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఉపయోగించుకోవడాన్ని వినాలి అక్కడ వేపర్ ప్రెషర్ మీకు తెలుసు ఇప్పుడు ఆంటోయిన్ యొక్క ఇక్వేషన్ అని పిలువబడే వేపర్ ప్రెషర్ న్ని తెలుసుకోవడానికి మరొక ఇక్వేషన్ చాలా ముఖ్యం పరిమితం చేయబడిన టెంపరేచర్ పరిధిలో టెంపరేచర్ డేటాతో ఆ వేపర్ ప్రెషర్ న్ని పరస్పరం అనుసంధానించడానికి ఇది ఎంపిరికల్ ఇక్వేషన్ కాబట్టి ఈ సందర్భంలో ఈ ఆంటోయిన్ యొక్క ఈ ఇక్వేషన్ ఇక్కడ ఈ ఇక్వేషన్ ద్వారా సూచించబడుతుంది ఇక్కడ ఈ సందర్భంలో వేపర్ ప్రెషర్ మరియు టెంపరేచర్ యొక్క యూనిట్లు వరుసగా మిల్లీమీటర్ మెర్క్యూరీ మరియు కెల్విన్ కాబట్టి వేపర్ ప్రెషర్ న్ని తెలుసుకోవడానికి మీరు ఈ ఆంటోయిన్ యొక్క ఈక్వేషన్ ఉపయోగించబోతున్నప్పుడు కెల్విన్లో మిల్లీమీటర్ మెర్క్యూరీ మరియు టెంపరేచర్మీకు తెలుసు కాబట్టి మీరు అన్ని ప్రెషర్ యూనిట్లను మార్చాలి అప్పుడు మీకు మాత్రమే లభిస్తుంది కాబట్టి లేకపోతే ఇతర యూనిట్లలో ఈ కాగితపు ప్రెషర్ ని పొందడానికి మీరు ఇతర పారామీటర్లను కూడా మార్చాలి ఈ సందర్భంలో A B మరియు C కాన్స్టాంట్ ఉన్నాయని చూడండి వీటిని మీకు తెలిసిన కాన్స్టాంట్ అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు దీనిని అంటోయిన్ కాన్స్టాంట్ లేదా ఆంటోయిన్ కో ఎఫిసియెంట్ అంటారు మరియు ఈ కో ఎఫిసియెంట్ వాస్తవానికి విభిన్న పదార్ధం నుండి పదార్ధం నుండి పదార్ధం వరకు మారుతూ ఉంటాయి ఇది మీకు తెలిసిన కో ఎఫిసియెంట్ ఫ్రాక్షన్ గా ఉంటాయి అసిటోన్ అమ్మోనియా మిథనాల్ ఇథనాల్ వంటి వాటికి 4 వేర్వేరు భాగాలు ఇచ్చిన ఎగ్జాంపల్ ఇక్కడ ఉన్నాయి అక్కడ వేర్వేరు టెంపరేచర్ పరిధిలో కో ఎఫిసియెంట్ A B C మీకు తెలుసా కాబట్టి ప్రతి వేర్వేరు టెంపరేచర్లో వేపర్ ప్రెషర్ న్ని లెక్కించడానికి మీకు తెలిసిన గుణకాలను మీరు ఉపయోగించవచ్చు ఇది ఆంటోయిన్ యొక్క ఇక్వేషన్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు మీరు ఆంటోయిన్ యొక్క ఈక్వేషన్ ఉపయోగించి 80 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇథనాల్ యొక్క వేపర్ ప్రెషర్ న్ని లెక్కించడానికి ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంలో మీరు కనుగొనవలసిన ఇథనాల్ యొక్క వేపర్ ప్రెషర్ అయితే దాని కోసం కో ఎఫిసియెంట్ ఇవ్వబడ్డాయి మీకు తెలుసా ఇథనాల్ ఇక్కడ A 21 8045 మరియు ఇక్కడ B కి సి ఇవ్వబడింది కాబట్టి మీరు ఆ ఆంటోయిన్ యొక్క ఇక్వేషన్ లో A B C విలువను సబ్స్టిట్యూట్ చేస్తే మరియు టెంపరేచర్ మీకు 80 డిగ్రీల సెల్సియస్ తెలుసు మీరు దానిని కెల్విన్లో సంపూర్ణ టెంపరేచర్గా మార్చాలి కాబట్టి ఇది 80 273 15 అవుతుంది కాబట్టి తదనుగుణంగా లెక్కింపు తరువాత మీకు ఈ వేపర్ ప్రెషర్ వస్తుంది 14468 వస్తాయని మీకు తెలుస్తుంది మీకు తెలిసిన మిల్లీమీటర్ మెర్క్యూరీ ఇప్పుడు మీరు వేపర్ ప్రెషర్ న్ని ఇతర పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు దీనిని కాక్స్ చార్ట్ అని పిలుస్తారు ఈ సందర్భంలో మీకు తెలిసిన వేపర్ ప్రెషర్ న్ని ఒక సూచన సమ్మేళనానికి సంబంధించిన కొన్ని సమ్మేళనాల వేపర్ ప్రెషర్ యొక్క లాగరిథంను ప్లాట్ చేయడం ద్వారా అంచనా వేయవచ్చు ఈ కాక్స్ చార్ట్ ఆధారంగా తాత్కాలిక స్కేల్ మీకు చార్టులో ఈ స్లైడ్లలో ఇవ్వబడింది సొరంగం నుండి అధిక వేపర్ ప్రెషర్ ఇవ్వబడుతుంది ఆ సూచన ఆధారంగా ఇది ఎలా మారుతుందో పదార్థాలు లేదా సూచన అక్కడ వేపర్ ప్రెషర్ యొక్క పదార్ధం మీకు తెలుసు కాబట్టి టెంపరేచర్కు వ్యతిరేకంగా వేపర్ ప్రెషర్ కోసం ఈ చోదకం ప్రధానంగా మీకు పెట్రోలియం హైడ్రోకార్బన్ల మరియు ఈ సందర్భంలో రిఫరెన్స్ సమ్మేళనం ప్రధానంగా వాటర్ అవుతుంది మరియు ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు క్లాపెరాన్ పద్ధతి మరియు దాని కంటే చాలా మంచిది చార్ట్ యొక్క చదవడానికి పెద్ద స్థాయిలో ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ గతం కాక్స్ 1923 లో ఇచ్చింది మరియు ఇది పారిశ్రామిక ఇంజనీరింగ్ మరియు కెమిస్ట్రీలో ప్రచురించబడింది కాబట్టి దాని ప్రకారం మీరు వీటిని సూచిస్తారని మీకు తెలుస్తుంది ఆ కాక్స్ చార్ట్ ద్వారా మీరు వేపర్ ప్రెషర్ గణితశాస్త్రంలో తెలుసు మరియు ఈ ఇక్వేషన్ యొక్క ఈ గణిత రూపం ఈ ఇక్వేషన్ లో C కాన్స్టాంట్ మరియు PvA1 1 మరియు PvA2 ఇక్కడ C ముఖ్యమైనది టెంపరేచర్ T1 మరియు T2 వద్ద పదార్ధం A యొక్క వేపర్ ప్రెషర్ మీకు తెలుసు ఇప్పుడు ఈ టెంపరేచర్ యొక్క ఈ సెట్ యొక్క వేపర్ ప్రెషర్ మీకు తెలిస్తే మీరు వీటిలోని ఇతర సెట్ ని సులభంగా లెక్కించవచ్చు మీకు తెలుసా అవి భిన్నమైన భాగాల వేపర్ ప్రెషర్ మీకు టెంపరేచర్ కేవలం లెక్కించడం ద్వారా ఇక్కడ సామర్థ్యం ఈ కాక్స్ చార్ట్ ఆధారంగా వేర్వేరు టెంపరేచర్లో ఈ వేపర్ ప్రెషర్ కూడా ఇవ్వబడుతుంది ఇవి వేపర్ ప్రెషర్ మారుతుందని మీకు ఎలా తెలుసు మీకు తెలుసా అక్కడ మీకు తెలిసిన హైడ్రోకార్బన్ల టెంపరేచర్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు కాక్స్ చార్ట్ పద్ధతి ద్వారా సొరంగం యొక్క వేపర్ ప్రెషర్ న్ని 60 డిగ్రీల సెల్సియస్ వద్ద లెక్కించినట్లు చెప్పబడింది ఈ క్రింది డేటా ఇక్కడ పట్టికలో ఇవ్వబడింది కాబట్టి పట్టికలో వేరే టెంపరేచర్ వద్ద నీటి వేపర్ ప్రెషర్ మరియు వాటర్ ఇథనాల్ యొక్క వేపర్ ప్రెషర్ ఇవ్వబడ్డాయి ఇప్పుడు కాక్స్ చార్ట్ గణిత రూపం ప్రకారం మీకు తెలిసిన ఇక్వేషన్ నుండి మేము Pv యొక్క ఈ విలువను A1 మరియు A2 భాగాలకు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు తెలుసు ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద 2 వద్ద B యొక్క భాగం యొక్క వేపర్ ప్రెషర్ కోసం సర్టెన్ టెంపరేచర్ మీరు అక్కడ C ను పొందుతారని మీరు చూస్తారు కాబట్టి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అప్పుడు మీరు C 0 966 యొక్క విలువలను చూస్తారు మరియు అందువల్ల C యొక్క విలువ యొక్క సబ్స్టిట్యూట్ తర్వాత మీరు దానిని కనుగొనవచ్చు మరియు ఇతర టెంపరేచర్ల కోసం మీకు వేపర్ ప్రెషర్ ఎలా ఉండాలి అక్కడ మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఈ భాగం A1 A2 యొక్క వేపర్ ప్రెషర్ యొక్క నిష్పత్తి 2 164 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇతర టెంపరేచర్ వద్ద ఆ వేపర్ ప్రెషర్ మీకు తెలిస్తే భాగం A1 మీకు తెలుసు కాంపోనెంట్ A1 మరియు A2 యొక్క ఈ వేపర్ ప్రెషర్ యొక్క ఈ నిష్పత్తి యొక్క విలువ మీకు తెలుసు కాబట్టి ఈ వేపర్ లిక్విడ్ ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క విభిన్న సమస్యలు ఆ ఈక్విలిబ్రియం స్టేట్ లో వేపర్ ప్రెషర్ న్ని ఎలా లెక్కించాలో మరియు మీకు తెలిసిన ఈ విభిన్న ఈక్విలిబ్రియం స్టేట్ ని పొందడానికి ప్రెషర్ మరియు టెంపరేచర్ను ఎలా మార్చవచ్చో మీకు తెలుసు ఈ ఉపన్యాసంలో చర్చించబడిన వివిధ పద్ధతుల ద్వారా వేపర్ ప్రెషర్ న్ని ఎలా లెక్కించాలో చూస్తాం ఇంకా కొన్ని ఎగ్జాంపల్ మీకు ఇవ్వబడ్డాయి మీకు తెలుసా అభ్యాసం ఆ ఎగ్జాంపల్ మీద ఆధారపడి ఉంటుంది మరియు మీరు ఇతర ఎగ్జాంపల్ నుండి ఇతర ఎగ్జాంపల్ ను సేకరించవచ్చు మరియు దీని ఆధారంగా మీరు ఆ సమస్యను పరిష్కరించవచ్చు మీకు తెలుసా వేపర్ ప్రెషర్ న్ని లెక్కించే సిద్ధాంతం కాబట్టి ఇక్కడ స్టేక్స్ పుస్తకాన్ని చదవమని నేను మీకు సూచిస్తాను మరియు ఈ సిద్ధాంతం ఆధారంగా కొన్ని ఎగ్జాంపల్ సమస్యను అనుసరించండి మరియు మీకు తెలిసిన ఈ లెక్కల ఆధారంగా ఈ వేపర్ ప్రెషర్ న్ని ఎలా అంచనా వేయవచ్చు వేపర్ ప్రెషర్ ఇక్వేషన్ మరియు వేర్వేరు టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఆ ఈక్విలిబ్రియం స్టేట్ ని మీరు ఎలా అంచనా వేయవచ్చు తదుపరి ఉపన్యాసం మేము ఆ ఈక్విలిబ్రియం గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాము అక్కడ పరిస్థితులు నేను ఈక్విలిబ్రియం స్టేట్ యొక్క కొన్ని లాస్ ను చర్చించడానికి ప్రయత్నిస్తాను మరియు దాని ఈక్విలిబ్రియం స్టేట్ లో వేపర్ ప్రెషర్ మరియు టెంపరేచర్కి సంబంధించి ఎలా మారాలి మరియు వ్యవస్థ యొక్క మోల్ ఫ్యాక్షన్ ఎలా మార్చబడుతుంది మరియు ఈ ఈక్విలిబ్రియం వ్యవస్థ ఆధారంగా తేమ మరియు సెట్యురేషన్ స్టేట్ ని ఎలా లెక్కించాలో చర్చించబడతాయి ధన్యవాదాలు